ముందు మూడు తరగతులలో మనము ఆర్థిక పట్టిక విశ్లేషణ మరియు వాటి విభజన గురించి మాట్లాడుకున్నాం మనము చాలా నిష్పత్తుల గురించి చూశాము మరియు ఏ వాటాదారులకు ఏ నిష్పత్తులు ముఖ్యమో చూశాము ఇప్పుడు అంకెలతో ఆట మొదలుపెడదాం కనుక ఈరోజు ఏదైనా కంపెనీ విషయాలు మీద పని చేద్దాం అలాగైతే మీకు వాటిని గణించడానికి వీలవుతుంది నేను ముందే చెప్పినట్లు ఈ పత్రాలు మీకు ఇవ్వబడతాయి కనుక మీరు ప్రింట్ తీసుకోండి మీరు ఇంకా తీసుకోకపోతే ఇప్పుడే మీ వీడియోను ఆపి ప్రింట్ తీసుకోండి ఇప్పుడు మనము భారతీయ షిప్పింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుందాం మనము తులనాత్మక మనము ముందు తరగతిలో చర్చించిన విధంగా ఇప్పుడు నిజమైన సమాచారం పై పని చేద్దాం ఇప్పుడు ఇది భారతీయ షిప్పింగ్ కార్పొరేషన్ ఆదాయము మరియు ఖర్చు ఖాతా మీకు ఈ కంపెనీ గురించి తెలుసని ఆశిస్తున్నాను ఇది ప్రజల భాగస్వామ్య ప్రభుత్వ కంపెనీ ఇది భారతదేశంలో ప్రగతి సాధించిన షిప్పింగ్ కంపెనీలలో ఒకటి మరియు మన వద్ద మార్చి 16వ తేదీ మరియు 17వ తేదీ సమాచారము ఉన్నది ఆ కంపెనీకి ఈ సంవత్సరము బాగాలేదు మనము ఆపరేషన్స్ నుండి ఆదాయం చూస్తున్నాము ఇది నాలుగు వేల నుండి 3400 కు పడిపోయింది మనము రకరకాల ఖర్చుల గురించి చూద్దాం కనుక మొదట అడ్డము విశ్లేషణతో మొదలుపెడదాం కనుక అడ్డము విశ్లేషణలో రెండు సంవత్సరాలు పోల్చి చూద్దాం మనము ఈ సంవత్సరం మార్చి 17 గురించి తెలుసుకున్నాము కనుక ముందు సంవత్సరం అంటే మార్చి 16 సమాచారాన్ని తీసుకున్నాము మరియు ప్రతి అంకెలను ముందు సంవత్సరంతో పోల్చి చూద్దాం కనుక మనము తులనాత్మక పట్టిక చేయవచ్చు ఇప్పుడు ఇది చాలా సులభం ఇంగిత జ్ఞానంతో వస్తుంది కనుక మీకు మీరు దానితో పాటుగా తయారు చేయమని అర్ధిస్తున్నాను మనము తులనాత్మక పట్టిక స్థూలంగా 4078 నుండి 3407కు పడిపోయింది అంటే తారతమ్యము 671 ఎక్కువ లేదా తక్కువ ఆ సంవత్సరములో ఇది ఎక్కువ కాదు తక్కువ కనుక వృద్ధి తక్కువ ఇప్పుడు ఈ సంపూర్ణ సంఖ్య కూడా సాపేక్షంగా మీకు సాపేక్ష మార్పు సాపేక్ష పెరుగుదల లేదా తగ్గుదల గురించి చెప్పదు మనమేం చేద్దామంటే మనము ముందు సంవత్సరాన్ని తీసుకొని శాతాన్ని లెక్క కడతాము మనకు మైనస్ 0 16 వచ్చింది దీని అర్థం 16 శాతం ఆదాయం పడిపోయింది మీకు అర్థమైందా ఈ సంఖ్యలు పోల్చి చూడడానికి తారతమ్యాన్ని తెలుసుకోవడానికి మరియు మార్పు కనుగొనడానికి ఉపయోగిస్తాం ఇప్పుడు అన్ని సంఖ్యలను లెక్క కట్టడానికి సులభ సూత్రమైన పద్ధతి మీరు గణించడానికి గణన యంత్రాన్ని తీసుకుంటే సంఖ్యను గణిస్తారు కానీ మొత్తం మీద మీకు ఈ సంఖ్యలు చేయగలిగారు మనము ఇప్పుడు ఒక సంఖ్య తర్వాత ఒక సంఖ్య చూద్దాం కనుక కార్యకలాపాల నుండి స్థూల ఆదాయం ఎందుకు ఇదే విధంగా చూపిస్తుంద నాకు తెలియదు మరలా ఇది 16 శాతం నాకు కొంచెం సందిగ్ధం ఉంది ఇది నిజమే కానీ 16 శాతం వృద్ధి 34 కి అయితే ఇది 39 అయింది ఇక్కడ మూడవ సంఖ్య అంటే మరియొక కార్యకలాపాల ఆదాయము 19 శాతానికి పడిపోయింది 19000 కోట్లు కానీ క్షమించాలి 19 కోట్లు ఇది 12 శాతం తగ్గింది మొత్తము ఆదాయము 16 శాతానికి పడిపోయింది ఈ సంఖ్య అక్కరలేదు ఇది మొత్తము మాత్రమే కార్యకలాపాల మరియు ప్రత్యక్ష ఖర్చులు కూడా మార్పు లేదు మిగతా ఖర్చులు కొంచెం తగ్గాయి కనుక మీరు మొత్తం ఖర్చులు చూసే ఉంటారు అవి సుమారు ఒకటై ఉన్నాయి అవి 0 11 శాతము తగ్గింది మీరు సహజంగా లాభదాయకత మీద ప్రభావము చూస్తే ఆదాయము కూడా 16 శాతానికి తగ్గింది ఖర్చులు కొంచెం స్థిరం గా ఉన్నాయి షిప్పింగ్ పరిశ్రమ గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది వారికి అదే సంఖ్యలో ఓడలు ఉన్నాయి పని చేసేవాళ్ళు మార్పు లేదు తరుగుదల కూడా మార్పు లేదు కనుక ఆదాయం తగ్గింది అది లాభాన్ని ముఖ్యంగా తగ్గించింది లాభం 244 తగ్గింది అది 0 50 శాతము తగ్గింది కనుక మీరు చూస్తే 421 నుండి 177 వరకు అంటే సగానికంటే ఆదాయము తగ్గింది కనుక 50 శాతం కంటే లాభం దిగజారింది మీరు సంపూర్ణ మొత్తము కూడా మార్పు లేదు ఇప్పుడు మీరు ఆలోచిస్తే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ప్రత్యక్ష పన్ను లో మార్పు లేదు కానీ సాధారణంగా ఆదాయం తగ్గుతుంది ఆదాయపు పన్ను తగ్గి ఉండేది కానీ షిప్పింగ్ అనేది ప్రత్యేక పరిశ్రమ అక్కడ ఆదాయపు పన్ను వస్తువులు తీసుకు వెళ్ళిన దాని మీద వేస్తారు అందువల్ల ఎక్కువగా ఆదాయ పన్ను మార్పు లేదు వాళ్లు మ్యాట్ క్రెడిట్ ఎంటైటిల్ మెంట్ పొందారు మీకు గుర్తుండే ఉంటుంది ఇది ఏమిటి ముందు తరగతులలో దీని గురించి మాట్లాడుకున్నాము దీనినే మినిమం ఆల్టర్నట టాక్స్ అంటారు కనుక ముందు సంవత్సరములో MAT రూపంలో ఎక్కువ పన్ను కట్టారు అవి వారు ఇప్పుడు క్రెడిట్ పొందుతున్నారు గత సంవత్సరం వారు 24 క్రెడిట్ పొందారు ఈ సంవత్సరం వాళ్లకు 11 క్రెడిట్ పొందారు పెద్ద మార్పు లేదు వాయిదా పన్నులు కూడా చాలా తక్కువ సొమ్ము కనుక ప్రముఖమైన మార్పు లేదు ముందు సంవత్సరాలలో పన్ను లేదు కనుక మొత్తము పన్నుల ఖర్చు మొత్తం 241 తగ్గింది ఆదాయం 64 తగ్గడం ఆ కాలంలో చూపబడింది మీకు మొత్తం అర్థమవుతుందా ఇది తులనాత్మక ప్రకటన అని పిలువబడే విశ్లేషణ యొక్క చాలా సులభమైన ప్రారంభ స్థానం అక్కడ మనము గత సంవత్సరపు సంఖ్యలను తీసుకుంటాము అవి ఈ సంవత్సరంలో గణాంకాలతో పోల్చాము మరియు రెండింటినీ సంపూర్ణ విలువలో మరియు శాతంలో కూడా పోల్చాము ఇది పనితీరు విశ్లేషణకి చాలా ఉపయోగపడే సాధారణ ప్రకటన ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ కు వెళ్దాం ముందు చెప్పిన విధముగా మనము తులనాత్మక మిగులు పట్టిక ను లెక్క కడదాం మరియు విశ్లేషణ చేద్దాము మీరు దీనిని భేదము అనవచ్చు లేదా మార్పు అనవచ్చు మరియు మార్పు శాతాన్ని గణించవచ్చు మీరు కూడా నాతో గమనించండి ప్రస్తుత సంవత్సరపు సంఖ్య నుండి కిందటి సంవత్సరం సంఖ్య తీసివేస్తే తర్వాత శాతానికి మార్చిన మనకు ఈ సంవత్సరము సంఖ్యకు శాతం వస్తుంది ఈక్విటీ క్యాపిటల్ మార్పు లేదు దీనిని చూడండి ఈక్విటీ క్యాపిటల్ లో 0 మార్పు నిల్వలు మరియు మిగులు కూడా ఎక్కువ లేదా తక్కువ సమానంగా ఉంటాయి ఇది కూడా ఒక శాతం తగ్గింది ఇప్పుడు దీర్ఘకాలిక రుణాలను చూద్దాం 4598 నుండి దీర్ఘకాలిక రుణాలులో చాలా తరుగుదల కనిపించింది ఇది మూడు లో ఒక వంతు మొత్తము వాళ్లు తిరిగి చెల్లించిన అప్పు దీనిలో 1520 తీసినచో అప్పుడు 33 శాతం అవుతుంది మనం ఎందుకు అలా చేశాము ఎందుకంటే వాళ్ల తీసుకున్న రుణము కాలపరిమితిలో తిరిగి చెల్లించడం జరిగింది అక్కడ మరియొక అంశముంది ఏమిటంటే రుణాలు ఖర్చుతో కూడుకున్నవి ఎక్కువ వడ్డీ కట్టాలి అందువల్ల తిరిగి చెల్లించారు కానీ ఎక్కువ తిరిగి చెల్లించారు మీరు వాయిదాల పన్ను చూచినట్లయితే ఇది 0 నుండి 343 కనుక మీరు శాతం లెక్క కట్ట లేరు కానీ ఇది గణనీయమైన పెరుగుదల ఇతర దీర్ఘకాలిక బాధ్యతలు తగ్గాయి కాబట్టి మీరు మొత్తం నాన్ కారెంట్ బాధ్యతను తీసుకుంటే పెద్ద పతనం 26 శాతం పతనం ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు తిరిగి చెల్లించడం వల్ల ఈ పతనం ఇప్పుడు ప్రస్తుత బాధ్యతల రుణానికి వెళదాం వాళ్లకు స్వల్పకాలిక రుణాలు 0 నుండి 974 వరకు పెరిగాయి ఇప్పుడు ఇది అంత చదివితే మీకు అర్థమవుతుంది కొత్త దీర్ఘకాలిక రుణం వాళ్ళు స్వల్పకాలిక రుణంగా మార్చుకున్నారు ఎందుకిలా జరిగింది ఎందుకంటే కిందటి సంవత్సర తిరిగి చెల్లింపులు వాళ్లు 10 సంవత్సరాల డిబెంచర్ ఇస్తే కిందటి సంవత్సరానికి తొమ్మిది సంవత్సరాలు గడిచింది ఈ సంవత్సరం తిరిగి చెల్లించాలి అందువల్ల మీకు మొత్తము తరుగుదల 1520 నుండి 974 వరకు స్వల్పకాలిక రుణం చూశారు సాధారణంగా గుర్తుపెట్టుకోండి దీర్ఘకాలిక అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం లో తిరిగి చెల్లించాలి మీరు అప్పు 8 సంవత్సరములకు తీసుకున్నట్లయితే ఏడు సంవత్సరముల వరకూ ఇది దీర్ఘకాలికము ఎనిమిది సంవత్సరములో దీనిని స్వల్పకాలికగా చూపిస్తారు లేదా తిరిగి చెల్లించాల్సిన విడత ప్రస్తుత సంవత్సరంలో పడితే దానిని స్వల్పకాలిక రుణము అంటారు అందువల్ల అన్నిఅప్పులు దీర్ఘకాలిక అప్పులు మనము పూర్తిగా చెల్లించలేదు కొన్ని ప్రస్తుత సంవత్సరంలో పడినవి స్వల్పకాలిక రుణాలు గా చూపబడతాయి వాణిజ్య చెల్లింపులు చూద్దాం అప్పుడు మనకు కొంత దీని గురించి అర్థమవుతుంది కానీ మీరు సూక్ష్మముగా చూసినట్లయితే వాణిజ్య చెల్లింపులు మూడు రెట్లు పెరిగాయి మరియు మొత్తము కూడా చాలా ఎక్కువ ఇది 3000 కోట్లు ఈ మొత్తము సుమారుగా దీర్ఘకాలిక అప్పుల తో సమానం ఇప్పుడు ప్రస్తుత చెల్లింపులు పెరగడం వలన అయినా ప్రస్తుత అప్పులు వాణిజ్య చెల్లింపులు ఒకదానికొకటి రెండూ కూడా తగ్గించుకున్నాయి కానీ మొత్తం మీద 1242 పెరుగుదలను ప్రస్తుత బాధ్యతగా చూడవచ్చు ఇది ప్రధానంగా స్వల్పకాలిక రుణాల పెరుగుదల ద్వారా దోహదం చేస్తుంది ఇప్పుడు ముందు తరగతిలో మాట్లాడిన ప్రస్తుత నిష్పత్తి తీసుకుందాం ఇప్పుడు మీరు ప్రస్తుత నిష్పత్తి లెక్క కట్టడానికి మీకు తెలిసే ఉంటుంది ఆ నిష్పత్తి తగ్గి ఉండవచ్చు మనము తర్వాత చేద్దాం కానీ ఇప్పుడు మనము చూద్దాము సుమారుగా 50 శాతం మొత్తము ప్రస్తుత రుణాల వృద్ధి ఇప్పుడు మనము ఆస్తి లో కి వెళదాం మీరు ఆస్తులు చూస్తే సుమారు మార్పు లేదు పెద్ద నౌక కూడా తీసుకోలేదు ఇది మొదటి ఆస్తి అలాగే ఉంది 2 మార్పుతో ఇది పడిపోయింది ఎందుకంటే తరుగుదల కొంచెం ముందుకు వెళుతున్నాయి మిగతా ఆస్తులు కొన్ని అమ్మకానికి ఉన్నవి లేదా అమ్మి వేయబడినవి అందువల్ల అవి అమ్మకానికి లేవు మొత్తం స్థిర ఆస్తులు కూడా తరగడం చూసాము కొన్ని దీర్ఘకాలిక అడ్వాన్స్ తిరిగి తీసుకొని ఉండవచ్చు కనుక మొత్తము ప్రస్తుతం కాని ఆస్తులలో మార్పు లేదు ఇది 3 శాతము మార్పు ఇప్పుడు ప్రస్తుతానికి వెళదాము మనకు కొంచెం ప్రస్తుత పెట్టుబడులు ఏమైనప్పటికీ చిన్న మొత్తాన్ని కలిగి ఉంది కనుక మీరు మొత్తం ప్రస్తుత ఆస్తులు అంటారు నేను అనుకుంటున్నాను ఇది చాలా చాలా సులభం మీరు దీనిని లెక్క కట్టడం అర్థం చేసుకోగలరు ప్రస్తుత నిష్పత్తిని లెక్కించడానికి శోదించబడినప్పటికీ వివరంగా మనము తరువాత ఈ పరిస్థితిని పరిష్కరించవచ్చు కానీ ఒక గణించడానిని ఇప్పుడు చేద్దాం నేను అనుకుంటున్నాను మీకు సూత్రం గుర్తు ఉంటుంది ఇది ప్రస్తుత ఆస్తిను ప్రస్తుత అప్పులతో భాగిస్తే వస్తుంది ముందు సంవత్సరంలో ప్రస్తుత సంవత్సరం ఇది 2727 ఇది మొత్తము ప్రస్తుత ఆస్తి తో భాగిస్తే వచ్చేది 4000 కనుక ప్రస్తుత నిష్పత్తి అనేది 0 ముందు సంవత్సరంలో ఇది 0 మీరు చూడవచ్చు ప్రస్తుత అప్పులు పెరుగుదల సుమారు 44 శాతం నిష్పత్తిలో పెరుగుదల ఉంది ఇది మీకు అర్థం అయినదా ఇప్పుడు పాత పద్ధతిలో మాట్లాడితే ఇది సులభతరం కాదు ఎందుకంటే వాళ్లు చాలా ప్రస్తుత అప్పులు ప్రస్తుత ఆస్తి కంటే కలిగి ఉన్నారు కానీ ఇది షిప్పింగ్ కంపెనీ అందువల్ల మరియు ఇది ప్రభుత్వ కంపెనీ అందువల్ల ఇబ్బందుల్లో పడదు కానీ ఈ సంఖ్యలు చాలా ఇబ్బంది పెడతాయి అర్థమైందా మీకు ఇప్పుడు ధన ప్రవాహానికి వెళదాం ఈ రెండు సంవత్సరములులో ధన ప్రవాహం పట్టిక ఇది ఎక్కువగా 50 శాతం తగ్గింది అంటే 1327 నుండి 682 వ్యాపార లావాదేవీలు సాగించడం వలన డబ్బులో చాలా చాలా ఎక్కువ తరుగుదల పెట్టుబడి పెట్టడం వలన వచ్చిన డబ్బు ఇది 202 తక్కువ అవి ఇప్పుడు 85 తక్కువ కనుక ఇది 116 మరియు ఆర్థిక లావాదేవీల వల్ల వచ్చిన డబ్బు ఎక్కువగా minus1000 నుండి minus 500 తగ్గింది కనుక 582 పెరుగుదల అనేది 50 శాతం తరుగుదల కనుక ఈ సంఖ్యలు రుణ వేషము కలిగి ఉన్నాయి ఇక్కడ మార్పు పెరుగుదల గా కనిపిస్తుంది మొత్తం మీద ఎక్కువగా సొమ్ములు మరియు సొమ్ముసమానము ఒక విధముగా మంచి చేసింది ఎలా అంటే పెట్టుబడి కొంత భాగము తగ్గించడం వలన మరియు కొంత భాగము తిరిగి చెల్లింపులు చేశాక అప్పు తగ్గడం వలన మీకు అర్థమైందా ఇప్పుడు మనము ఏమి చేశాము అది మూడు పట్టికలు తులనాత్మక పట్టిక మనము అన్నిటినీ తులనాత్మకంగా శాతములో మార్చుకుందాం నేను అనుకుంటున్నాను ఇది చాలా చిన్న పని కనుక మీరు కూడా చేయవచ్చు మనము నిజానికి ఈ తరగతిలో లెక్క కడుతున్నాము అప్పటివరకు కృతజ్ఞతలు